హలో మరియు మన వద్ద ఉన్న రూపకల్పన ఆలోచన కోర్సుకు తిరిగి స్వాగతం మీతో గత కొన్ని వారాలుగా రూపకల్పన ఆలోచన కోర్సు అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం రూపకల్పన ఆలోచనలో చాలా ముఖ్యమైన భాగంలోకి వెళ్తున్నాము రూపకల్పన ఆలోచన యొక్క చాలా ఉత్తేజకరమైన భాగంలొ మనము ఇప్పటివరకు రెండు దశలను చూశాము మొదట మనము ఉపయొగదారుని యొక్క ఆలొచన విధానములొ లేదా మీరు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారుని అవగాహన కొరకు మీరు వారిని వ్యక్తిగతంగా తెలుసుకున్నారు మీరు వారిని ఇంటర్వ్యూ చేయవలసి వచ్చింది మీ సహాయం పొందగలిగే వారు ఏమి చేస్తున్నారో మీరు తెలుసుకున్నారు రెండవది విశ్లేషణ మనము 5 ఎందుకు సందేహాలతో వెళ్ళిన రెండు సందేహాలతో ఎక్కడ కనుగొన్నాము అనేదానిని విశ్లేషించండి మీరు బహుళ ఎందుకు లేదా ఎందుకు అనే సందేహాల వివరాలును అడుగుతూనే ఉన్నారు మరియు మనము మూల కారణ స్థాయిలో ఏమి జరుగుతుందో కనుగొన్నాము విభిన్న స్థాయిలలో ఉపయొగదారులలో ఏమి జరుగుతుందో కనుగొన్నారు వారు ఎందుకు అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు వారు మనలాంటి వ్యక్తుల సహాయం అవసరం ఉన్న స్థితిలో ఎందుకు ఉన్నారు సరే కాబట్టి ఇప్పుడు తదుపరిది నేను కనుగొన్నాను దానికి కారణం ఏమిటో నేను కనుగొన్నాను ఇది రెండు పార్టీల మధ్య వివాదం ఇక్కడ రెండు విషయాలు ఒక విషయం మానవుడు మరియు ఒక అంశము లేదా ఇద్దరు మనుషుల మధ్య వివాదం ఎలా అని నేను ఆలోచించగలను కాబట్టి వ్యక్తి 'ఎ' కి ఏదో కావాలి మరియు వ్యక్తి 'బి' వేరేదాన్ని కోరుకుంటాడు ఈ ఆలొచనా సరళి నుండి ఈ దృక్కోణం నుండి మనం ఈ అంశాన్ని ఎలా చూస్తాము ఈ రెండు ఆలొచనా సరళిలను మనం ఎలా అర్థం చేసుకుంటాము ఇప్పటికీ మనము ఒక వ్యక్తికి సహాయం చేస్తున్నాము కాని అవతలి వ్యక్తి దృక్పథాన్ని కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి మనము ఇప్పటివరకు ఏమి చేసాము మనము చాలా గొప్పగా ఏమి జరుగుతుందో కనుగొన్నాము కాని మనము దాన్ని పరిష్కరించాలి కాబట్టి ఇది రూపకల్పన ఆలోచన యొక్క మూడవ దశ మరియు మనము ఒక పరిష్కారాన్ని ప్రారంభించబోతున్నాము సంఘర్షణను పరిష్కరించుకోవాలి కాబట్టి మీరు ఒక ఆలోచనతో వచ్చినప్పుడల్లా మీరు ఒక ఆలోచనను రూపొందిస్తారు మీ స్నేహితులతో చర్చించండి మీ సహోద్యోగులతో చర్చించండి కొన్ని విషయాలను చదవడం లేదా మీరు ఒక చెట్టు కింద కూర్చుని ఆపిల్ పడటం కోసం ఎదురు చూస్తున్నప్పుడు మరియు ఒక ఆలోచన మీలో వస్తుంది కాబట్టి ఆ ఆలోచనను పట్టుకోండి ఈ దశలో బాహ్యపరచడానికి మీ కోసం నేను కలిగి ఉన్న ఉత్తమ సలహా ఏమిటంటే దీనిని రాయడం కాబట్టి ఆలోచనలో పనిచేసే అతని మెదడు యొక్క భాగం ఒక అత్యంత మేధావి చాలా త్వరగా మరియు వేగంగా వస్తువులను తీసుకుంటుంది మరియు దానితో మీకు సహాయం చేయగలదు అది మీ మెదడులోని మీ దృశ్య భాగం లోపల ఉన్న వ్యక్తి మరియు ఆ వ్యక్తిని ప్రేరేపించబడటానికి మీరు విషయాలను వ్రాసుకోవాలి కాగితంపై రాయండి మీరు హైటెక్గా ఉండవలసిన అవసరం లేదు మీరు సరికొత్త పరికరము తీసుకొని దానిని వ్రాయవలసిన అవసరం లేదు మీరు దానిని కాగితంపై వ్రాయవచ్చు అది చాలా బాగుంది కాబట్టి దీన్ని వ్రాసి రూపకల్పన ఆలోచనలో ఈ దశలో ఈ పద్ధతి నుండి ప్రధానంగా తీసుకునే ఆలోచనలను రాయండి కాబట్టి మనము ఉన్న చోటనే పరిష్కరించండి కాబట్టి నేను మిమ్మల్ని పాతకాలపు ప్రదేశానికి తీసుకెళ్తాను మరియు మీరు బహుశా అక్కడ నివసిస్తున్నారు మీరు ఈ వీడియోను ఎక్కడ నుండి చూస్తున్నారో నాకు తెలియదు కాని మనము ఉన్న స్థలం మీ తెరపై ఈ స్థలంలో ఒక కథ చూపబడిందని అనుకుంటున్నారా ఇది ఎక్కడ ఉంటుందో మీరు ఊహించగలరా ఫోటోలో ప్రజలు ధరించిన తీరు మరియు వారి చుట్టూ మంచు ఉన్న తీరు అడవులు ఉన్నాయి దట్టమైన అడవి వంటివి అన్ని రకాలు ఉన్నాయి అవును మీరు సరిగ్గానే ఊహించారు ఇది రష్యాలోని సైబీరియా కాబట్టి మరియు ఈ ఛాయాచిత్రం తీసిన సమయం 40 వ దశాబ్దంలో ఉంది అందుకే నా కథ మొదలవుతుంది మరియు మీరు మరొక అంచనా వేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు నాతో వచ్చారు కాబట్టి ఈ స్థలం ఎక్కడ ఉందో మీరు బాగా ఊహించారు మీరు ఇంకొక విషయం ఊహించాలని నేను కోరుకుంటున్నాను మనము ఎలాంటి స్థలాన్ని చూస్తున్నాము ఇది బస్ స్టాప్ ఇది రైల్వే స్టేషన్నా ఇది ఓడరేవునా ఇది గడ్డకట్టిన సరస్సునా ఇది ఏమిటి మనం ఏ రకమైన స్థలాన్ని చూస్తున్నామో ఒక్క క్షణం ఆలోచించండి ఏదైనా అంచనాలు ఉన్నాయా లేదు లేదు ఇది జైలు ఇది జైలు ఇది అలా అనిపించదు ఎత్తైన గోడలు లేవు మెషిన్ గన్ మోసే మనుషులు లేరు చుట్టూ సైనికులు లేరు వారిలో ఎవరూ లేరు ఇది చాలా అసాధారణమైనది లేదా ఇది చాలా అసాధారణమైన జైలు అని చెప్పనివ్వండి మంచి పాత రోజుల్లో ఇది చాలా అపఖ్యాతి పాలైన గులాగ్ జైలు ఇది చాలా హింసించే ప్రదేశం వాస్తవానికి మీరు గోడలు చూడలేదనే వాస్తవం ఈ స్థలం చుట్టూ వందల మరియు వందల మైళ్ళకు ఏమీ లేదని నా అంచనా కాబట్టి ఎవరైనా తప్పించుకోగలిగినప్పటికీ 100 మైళ్ళ దూరంలో ఉన్న వెచ్చని జైలు ప్రదేశం కాబట్టి మీరు జైలులో ఎక్కడో ఒకచోట ఈ చాలా చలిలో బతికేందుకు ప్రయత్నిస్తున్నారు నాకు తెలియదు 40 50 ° C ఒక ఆహ్లాదకరమైన పరిస్థితి కాదు కాబట్టి మీరు జైలులో నుండి తిరిగి రావడం మంచిది కాబట్టి నా కథ ఇక్కడ మొదలవుతుంది 40 1940 ఆల్ట్షుల్లర్ అనే యువ ఆవిష్కర్త ఈ జైలులో ఖైదు చేయబడ్డాడు కాబట్టి అతని బాగా గడిపిన సమయాలకు వెళ్దాం అంటే మంచి సమయాలు మంచి ప్రదేశంలు కాబట్టి గడియారాన్ని కొన్ని సంవత్సరాలు రోల్ చేయండి మరియు యువ ఆల్ట్షుల్లర్ గొప్ప ఆవిష్కర్తగా పేరు పొందారు అతను తన యుక్త వయస్సులో ఉన్నప్పుడు తన మొదటి ఆవిష్కరణను తిరిగి దాఖలు చేశాడు అందువల్ల అతను చూసిన ఏదైనా సమస్య అతను వెళ్లి ఏదో కనిపెట్టవలసిన అవసరాన్ని అతను భావించాడు మరియు అతను అది అంతా సాధించాడు మరియు ముఖ్యంగా వనరుల పరిమితులు మరియు విషయాలు లేనప్పుడు పరిష్కరించబడింది కాబట్టి అతను ఎల్లప్పుడూ చాలా భిన్నమైన వ్యక్తి అందువలన అతను పేటెంట్ కార్యాలయంలో పనిచేయడం ప్రారంభించాడు పేటెంట్ అనేది ఒక రియల్ ఎస్టేట్ మాదిరిగానే ఒక ఆలోచన యొక్క ప్రభుత్వ రక్షణ ఇక్కడ మీరు ఒక రూపురేఖలు గీయవచ్చు మరియు ఇది నాకు లేదా ప్రజల సమూహానికి చెందినదని చెప్పవచ్చు అదే విధంగా ఇది మేధో సంపత్తి మేధో సంపత్తి పరిరక్షణ కోసం కాబట్టి చెప్పేదేమిటంటే మీరు నిజంగా ఇది నా ఆలోచన అని చెప్పవచ్చు మరియు ప్రభుత్వం అవును అని చెప్పింది అవును అతను మొదట నాకు చెప్పాడు అతను మొదట మనకు చెప్పాడు కాబట్టి ఈ వ్యక్తికి ఆ ప్రత్యేక ఆలోచనల పేటెంట్ లభిస్తుంది కాబట్టి మన ఆవిష్కర్త వాస్తవానికి పేటెంట్ కార్యాలయంలో పనిచేయడం ప్రారంభించాడు అతను ఈ ప్రతిపాదనపై చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఎందుకంటే అతను ప్రజల ఆవిష్కరణలతో చుట్టుముట్టబడ్డాడు ప్రజల గొప్ప ఆలోచనలు దాని వివరాలతో సమర్పించబడ్డాయి కాబట్టి అతను వాస్తవానికి వేల మరియు వేల కాగితపు పత్రాలను చదివాడు కాగిత పత్రాలులొ వ్రాసిన పేటెంట్లు కాబట్టి ఒక కల్పిత నవల చదువుతున్నట్లుగా అతను పేజీల వారీగా వెళ్తాడు అతను పేటెంట్లను చదువుతాడు మరియు అక్కడ ఉన్న మొత్తం ఆలోచనను అతను నిజంగా ఇష్టపడతాడు అందువల్ల అతను ఈ ప్రతిపాదనతో పూర్తిగా ఉత్సాహంగా ఉన్నాడు మరియు నెమ్మదిగా మరియు స్థిరంగా అతను ఈ పేటెంట్లలో కొన్ని నమూనాలను కనుగొన్నట్లు వింతైనది ఏదో జరుగుతోందని గ్రహించడం ప్రారంభించాడు కాబట్టి ఇది వెర్రి ఎందుకంటే అతను చదవడానికి చూస్తున్న పేటెంట్లు వేర్వేరు డొమైన్ల నుండి వచ్చాయి ఏరోస్పేస్ మరియు ఎలక్ట్రానిక్స్ లేదా ఆ సమయంలో అంతగ్రత చేయబడినవి 40 లలో ఎలక్ట్రానిక్స్ ఉందో లేదో నాకు తెలియదు కానీ అతను ఆసమయంలో ఏది చూసిన వీటన్నిటి మధ్య అవన్నీసామాన్యసంబంధమైనవి ఒక నిర్దిష్ట రకంలో పరిష్కరించబడిన లేదా పరిష్కరించబడిన కొన్ని రకాల సమస్యలు ఉన్నాయని అతను గుర్తించాడు ఈ పేటెంట్లన్నింటినీ అతను గమనించాడు ఇప్పుడు అతను దీనికి ముందు వాస్తవాలను పట్టించుకున్నాడు మిగతా అన్ని శాస్త్రాలకు ఒక నిర్దిష్ట సూత్రం ఉన్నట్లు అనిపిస్తుంది దీన్ని చేయడానికి ఒక నిర్దిష్ట మార్గం తప్ప సమస్య పరిష్కారానికి వచ్చినప్పుడు ప్రజలు అంతర్ దృష్టి మరియు నేపథ్యం మరియు అనుభవం వున్న ప్రజలపై ఆధారపడ్డారు వారు ఏమైనా లేదా వారి స్వంత వ్యక్తిత్వం మొదలైన వాటితో మిలితమయ్యారు కాబట్టి గణితం లేదా రసాయన శాస్త్రంలో మీలాగే ఎవరైనా నేర్చుకోగలిగిన మరియు వాస్తవానికి పరిష్కరించగల సూత్రం గురించి ఏమీ లేదు ఉదాహరణకు ఈ రెండు సబ్జెక్టులు సూత్రాలపై ఆధారపడతాయి మిమ్మల్ని నడిపిస్తాయి ఒక నిర్దిష్ట సమస్యను పరిష్కరించడానికి నేను నిజంగా ఎవరికైనా నేర్పించగలను మరియు సమస్య పరిష్కారంలో కూడా మెరుగ్గా ఉండటంతో వారు వేగంగా పరిష్కారం పొందగలుగుతారు కాబట్టి అతను నిజంగా దానిపై ఆకర్షితుడయ్యాడు కాబట్టి అకస్మాత్తుగా తట్టింది మరియు నేను హే ఒక సెకను ఆగు ఇది ఫార్ములా లాగా ఉంది ఇది పరిష్కరించడానికి ఒక మార్గం దాన్ని పరిష్కరించడానికి చాలా క్రమమైన మార్గం అనిపిస్తుంది మరియు అతను నెమ్మదిగా సమస్యలను మరియు పరిష్కారాలను తదనుగుణంగా వర్గీకరించడం ప్రారంభించాడు అందువల్ల అతను చాలా పద్దతిగా అనేక వేలాది పేటెంట్ల లోని విషయాన్ని చుసాడు మరియు చివరకు సమస్యను పరిష్కరించడానికి ఒక అల్గోరిథం లేదా ఒక సూత్రము అని కనుగొన్నాడు మరియు అతను దాని గురించి సంతోషంగా ఉన్నాడు మరియు ఇది చాలా గొప్పదని ఈ ఆలోచన గురించి చాలా సంతోషిస్తున్నాను మరియు దేశం మొత్తం దీని గురించి తెలుసుకోవాలి అన్ని పాఠశాలలు దీని గురించి తెలుసుకోవాలి వారు దీన్ని ప్రారంభించాలి వారు ఈ పద్ధతిని ప్రారంభించాలి అతను ఏమి చేసాడు అతను అప్పటి అధ్యక్షుడికి ఒక పెద్ద పొడవైన లేఖ రాశాడు లేదా కథ ఇంటర్నెట్ నుండి మొదలయి వెళుతుంది ఆ సమయంలో యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు లేదా దేశాధినేత జోసెఫ్ స్టాలిన్ కు అతను ఒక లేఖ రాశారని మన మాతృభూమిని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని మీకు తెలుసు అని ఆయన అన్నారు అందువల్ల అతను అన్నీ వ్రాసాడు మరియు అతను జోసెఫ్ స్టాలిన్ నుండి తిరిగి జవాబు వినలేదు అతను రాష్ట్ర అధిపతి అతను బిజీగా ఉన్న వ్యక్తి తనకు వచ్చే ప్రతి మెయిల్కు అతను సమాధానం ఇవ్వడు కాబట్టి ఒక సంవత్సరం తరువాత అతను ఆల్ట్షుల్లర్ తన సమాధానం పొందాడు మరియు అర్ధరాత్రి ఎవరో తలుపు తట్టారని నేను ఊహిస్తున్నాను ఇది ఆల్ట్షల్లర్ మరియు ఈ వ్యక్తి నిద్రలేచి తలుపులు తెరిచాడు మరియు ఆల్ట్షుల్లర్ అవును ఇది నేనే మరియు మీరు అరెస్టులో ఉన్నారని రాష్ట్ర అధిపతి వారు చెప్పారు నేను ఎందుకు అరెస్టులో ఉన్నాను మరియు మీరు ఈ పొడవైన లేఖ రాశారని వారు చెప్తారు అప్పుడు మీరు అరెస్టులో ఉన్నారు అందువల్ల అతను ఈ పద్ధతిని ఉపయోగించడం ద్వారా మాతృభూమిని ఎలా ఉన్నతస్థాయికి మార్చాలనే దాని గురించి వ్రాశాడు కానీ ఆ సమయంలో అతను రాష్ట్రంలో ఆ సమయంలో విషయాలు నడుస్తున్న విధానాన్ని ఎదిరించాడు మరియు బహుశా అలా చేయలేదు జోసెఫ్ స్టాలిన్తో బాగా వ్యవహరించలేదు అందుకే అతను తెరపై మీరు చూసే స్థలంలో సైబీరియా గులాగ్ జైలులో ముగించాడు కాబట్టి ఆల్ట్షుల్లర్ పూర్తిగా విచారంగా మరియు నిరాశ అయి ఉండాలి అక్కడికి వెళ్ళిన వ్యక్తులు తిరిగి రాలేదు కాబట్టి అతను తిరిగి వస్తాడని అతని తల్లి అనుకోలేదు కాబట్టి ఇది ఆ సమయంలో చాలా విచారంగా ఉంది కానీ ఆల్ట్షుల్లర్ చాలా ఎక్కువగా ప్రేరేపించబడ్డాడు వావ్ ఇది నాకు ఆలోచించటానికి ఒక గొప్ప ప్రదేశం మీకు తెలుసు మీకు కష్టతరమైన రోజులలో శ్రమ ఉంటుందని తెలుసు మరియు అతను చేసే పనులన్నీ అతను చేయాల్సి ఉంటుంది కానీ జైలులో అతని మెదడు ఆవిష్కరణ గురించి సమస్య పరిష్కారం గురించి ఆలోచించడానికి సమయం ఉంది గణితం మరియు జీవశాస్త్రం మరియు రసాయన శాస్త్రం వంటి ఇతర అంశాలలో ఈ విధానము ఎలా చేయాలో వెళ్లి ప్రజలతో తనిఖీ చేయవలసిన అవసరాన్ని అతను భావించాడు మరియు ఇవన్నీ అతను ఇతర వ్యక్తులతో తనిఖీ చేయాలనుకున్నాడు మరియు ఇది జైలు అలాంటి వ్యక్తులని అతను ఎలా కనుగొనగలడు కానీ అతను తప్పు జీవశాస్త్రవేత్త రసాయన శాస్త్రవేత్త భౌతిక శాస్త్రవేత్తలు జైలులో ఉన్నారు ఈ కుర్రాళ్లందరూ జైలులో ఉన్నారు ఎందుకంటే వారు చేసిన కొన్ని రాజకీయ పనుల వల్ల వారు అందరూ అక్కడ ఉన్నారు మరియు అతను వెళ్లి వారితో తనిఖీ చేస్తాడు ఇది నిజంగా బాగా పని చేస్తుంది ఈ సిద్ధాంతం మీ అంశాలకు అర్ధవంతమేనా మరియు అతను కొన్ని సూచనలు పొందాడు అతను సిద్ధాంతాన్ని పరిపూర్ణం చేశాడు అందువల్ల అతను జైలులో ఖాళీ సమయంలో ఈ పని చేసాడు మరియు 5 సంవత్సరాల తరువాత జైలు కాలం 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మరియు 5 సంవత్సరాల ముగింపులో జోసెఫ్ స్టాలిన్ కన్నుమూశారు మరియు వారు రాజకీయ ఖైదీలను జోసెఫ్ స్టాలిన్ పాలన నుండి విడుదల చేయడం ప్రారంభించారు మరియు వారిలో ఆల్ట్షుల్లర్ ఒకరు కాబట్టి అతను విడుదలయ్యాడు అతను స్వేచ్ఛా ప్రపంచంలో బయటకు రావడం సంతోషంగా ఉంది కాబట్టి ఇప్పుడు అతను వెళ్లి తన సిద్ధాంతం ఎలా నిలుస్తుందో తనిఖీ చేయడానికి పూర్తిగా ప్రేరేపించబడ్డాడు కాబట్టి అతను కేస్ స్టడీ తర్వాత కేస్ స్టడీని నిరంతరాయంగా కొనసాగించడం ప్రారంభించాడు కాబట్టి ఇది అతని చిత్రం ఇది జెన్రిచ్ ఆల్ట్షుల్లర్ సమస్య పరిష్కారం వాస్తవానికి ఒక సూత్రంగా ఉండగలదని అతను ఈ ఆలోచనతో వచ్చాడు మరియు అతను దానిని వర్తింపజేసి నిజ జీవితంలో వేర్వేరు కేస్ స్టడీస్ కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించాడు అతను సమస్య పరిష్కారం యొక్క అల్గోరిథంను అభివృద్ధి చేశాడు అతను దీనిని ARIZ అని పిలిచాడు ఇది ఇన్వెంటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యొక్క అల్గోరిథం యొక్క రష్యన్ ఎక్రోనిం మరియు అతను నెమ్మదిగా సంస్కరణను విడుదల చేయడం ప్రారంభించాడు అతను అనేక కేస్ స్టడీస్ను ప్రయత్నించాడు అతను అతని అల్గోరిథంకి చిన్న మార్పులు చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది కాబట్టి అతను తన మాటలలోనే ఈ అల్గోరిథం తనంతట తానుగా గొప్పదని ఇది చాలా కేస్ స్టడీస్లో ప్రయత్నించినందున అది స్వయంగా పనిచేస్తుందని చెప్తున్నాడు కాని ఇది కనిపెట్టడానికి మనకు గొప్ప సహాయంగా ఉంటుందని ఇది నిచ్చెనలా ఉంటుంది మీరు దీని నుండి చాలా దూరం వెళ్లకూడదనుకుంటే సరే వాటిని మార్గనిర్దేశం చేయండి కాని మీరు నిజంగా కొంత మార్గం వైపు వెళ్ళవచ్చు కాబట్టి అతను చేయటానికి బయలుదేరాడు కాబట్టి ఇది రష్యన్ భాషలో ఉంది రష్యన్ ఉచ్చారణ నాకు సరిగ్గా వస్తే అది టెయోరియా రేషెనియా ఇజోబ్రేటటెల్స్కిఖ్ జాడాచ్теория решения Te Te మరియు దాని యొక్క ఎక్రోనిం TRIZ ఇది చాలా సార్లు ప్రయత్నించిన తరువాత అతను అల్గోరిథం నుండి వైదొలిగిన సిద్ధాంతం అతను వాస్తవానికి ఉత్పత్తి చేసాడు అతను దీని చుట్టూ మొత్తం సిద్ధాంతాన్ని నిర్మించాడు మరియు మానవ మనస్సు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి కూడా క్రమబద్ధీకరించాడు మొత్తం సృజనాత్మక నైపుణ్యం ఎలా పనిచేస్తుంది మరియు దీనిని ఇప్పుడు TRIZ T R I Z అని పిలుస్తారు రష్యన్ ఎక్రోనిం ఇప్పటికీ కొంతమంది వ్యక్తుల మధ్య ఉండిపోయింది దీని చిట్కాలను ఇన్వెంటివ్ సమస్య పరిష్కార సిద్ధాంతంగా పిలవడానికి ప్రయత్నించారు కానీ ఇన్వెంటివ్ సమస్య పరిష్కారానికి శక్తివంతమైన పద్ధతి కోసం టిప్స్ శక్తివంతమైన సిద్ధాంతం కంటే చిన్న మార్పులాగా అనిపిస్తుంది కాబట్టి TRIZ ఇప్పటికీ ఈ పద్ధతిలో మీరు ఈ సిద్ధాంతంలో ఇంటర్నెట్ అంతటా చాలా సాహిత్యాన్ని కనుగొనవచ్చు రిఫరెన్స్ జాబితాలో మీకు కొన్ని సూచనలు ఇచ్చాను కాబట్టి ఆల్ట్షుల్లర్ వచ్చింది మరియు ఇది సృష్టించబడింది మరియు ఇప్పుడు ఆల్ట్షుల్లర్ విద్యార్థులతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు సందేశాన్ని తీసుకున్నారు మరియు అనేక పరిశ్రమలలో నిజంగా తేడాలు తెచ్చారు ఆవిష్కర్తల ఉద్యోగాలను కొద్దిగా సులభతరం చేసారు మరియు చాలా మంది TRIZ ను ఒక పద్ధతిగా ఉపయోగించే ఆలోచనలు చేసారు నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను ఇది సమస్యను పరిష్కరించడానికి సమర్థవంతమైన మార్గం కాబట్టి పని చేసే పద్ధతిని రూపొందించే ముందు మీరు అన్ని రకాల వైవిధ్యాలను ప్రయత్నించాల్సిన అవసరం లేదు అందువల్లనే నేను ఈ పద్ధతిని మీకు పరిచయం చేస్తున్నాను ఆల్ట్షుల్లర్ రాసిన కథను కొనసాగించడానికి మరియు పూర్తి చేయడానికి కొన్ని రష్యన్ పుస్తకాలు చాలా ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి ఇన్నోవేషన్ అల్గోరిథం అని పిలువబడే ఈ పుస్తకం నాకు చాలా ఇష్టమైనది మరియు సిద్ధాంతం ఎలా ఆవిష్కరించాలి ప్రత్యేకంగా దీన్ని క్రమపద్ధతిలో చేయడం గురించి చాలా ఉదాహరణలు ఇస్తుంది మరియు ఇది సాంకేతిక రంగంలో ఉంది ఎందుకంటే ఆల్ట్షుల్లర్ స్వయంగా మెకానికల్ ఇంజనీర్ ఉపయోగించిన పదాలు మెకానికల్ ఇంజనీరింగ్తో సంబంధం కలిగి ఉన్నాయి కానీ ఇది చాలా సంవత్సరాల తరువాత వర్తిస్తుంది ఇది అన్ని విభాగాలలో వర్తిస్తుందని మనము కనుగొన్నాము అతను సూచించిన పద్ధతుల్లో ఒకటి మరియు దానిలో చాలా శక్తివంతమైనది మీరు చివరిసారిగా చేసిన మీ సంఘర్షణ విశ్లేషణ చేసిన తర్వాత మీరు నిజంగా ఆవిష్కరణ సూత్రాలు అని పిలువబడే పద్ధతుల్లో ఒకదాన్ని ఉపయోగించవచ్చు ఇది చెప్పేది ఏమిటంటే నేను మీతో కొన్ని పద్ధతులు కొన్ని రకాల పరిష్కారాల గురించి మాట్లాడుతున్నాను వీటిని స్ఫటికీకరించిన చోట వీటిని సూక్ష్మపరిశోధనకు ఉంచాను ఈ విషయాలు ఎలా చెప్పబడుతున్నాయో మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను మరియు మీరు దానిని తిరిగి అన్వయించవచ్చు సమస్య మరియు ఆలోచనలను రూపొందించండి తద్వారా మీ సంఘర్షణ పరిష్కరించబడుతుంది తద్వారా ఇద్దరు మనుషుల మధ్య లేదా మానవుడి మధ్య సంఘర్షణ మీకు తెలుస్తుంది మరియు మీరు వాస్తవానికి సంఘర్షణను పరిష్కరించగలరు ఇదే ఆల్ట్షుల్లర్ చెప్పినది అల్గోరిథం ఒకటి ఇలా ఉంది చాలా దశలు మరియు ఇది మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతుందని మీకు తెలుసు ఇది దాదాపు నింపిన ఫారమ్ లాగా ఉంటుంది కానీ మీరు ఆలోచిస్తూనే ఉండాలి ఆలోచన ఏ పద్ధతి ద్వారా భర్తీ చేయబడదు ఆలోచన ఇప్పటికీ మానవుడి చేత చేయబడుతుంది కాబట్టి తరచుగా నేను విద్యార్థుల నుండి ఈ ప్రశ్నను పొందుతాను కాబట్టి నేను నా ఆలోచన తీవ్రతను తగ్గించి దీనిని అనుసరించాలి మరియు నేను సరేనా లేదు మీరు ఆలోచన చేయవలసి ఉంటుంది మీరు ఇంకా కనుగొనవలసి ఉంది సమస్యను పరిష్కరించడం ఇప్పటికీ ఆవిష్కర్త యొక్క పని ఇది మీ ఆలోచనలో మీకు మార్గనిర్దేశం చేస్తుంది కాబట్టి చింతించకండి నేను నేరుగా నిన్ను జాకెట్ చేయటం లేదు మరియు ఆలోచించటానికి ఇదే మార్గం అని చెప్తున్నాను మీరు ఇరుక్కుపోయి ఉంటే మీరు కదలలేకపోతే వెళ్ళడానికి ఇదే మార్గం రచయిత కోసం రచయిత యొక్క బ్లాక్కు సమానం ఏమిటి ఎందుకంటే రచయిత ఒక ఆవిష్కర్త యొక్క బ్లాక్ మీరు దానిని చేరుకున్నట్లయితే ఈ పద్ధతి మీకు సహాయం చేస్తుంది అదే నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఇది పుస్తకం నుండి వచ్చిన స్నాప్షాట్ ప్రాధమిక చర్య అని పిలువబడే ఆవిష్కరణ సూత్రాలలో ఇది ఒకటి ఆవిష్కరణ సూత్రాల ఉదాహరణలు మీకు ఇస్తానని నేను హామీ ఇచ్చాను కాబట్టి అది చెప్పేది ఏమిటంటే అది అవసరమయ్యే ముందు ప్రదర్శించండి ఒక వస్తువు యొక్క అవసరమైన మార్పు పూర్తిగా లేదా పాక్షికంగా మీ కోసం ఒక ఉదాహరణ ఇవ్వబడింది ఇది మూసివేసిన ట్రేలో శస్త్రచికిత్సా విధానానికి అవసరమైన అన్ని పరికరాలను క్రిమిరహితం చేయడం వంటిది కాబట్టి శస్త్రచికిత్స చేయటానికి ముందు అవసరమైన సాధనాలన్నీ క్రిమిరహితం చేయబడి మూసివున్న ట్రేలో ఉంచబడతాయి తద్వారా శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన స్థితిలో శస్త్రచికిత్స చేయవలసి వచ్చినప్పుడు అది సిద్ధంగా ఉంటుంది కాబట్టి ప్రాధమిక చర్య చేయడానికి మరొక ఉదాహరణ లేదా మరొక మార్గం ఏమిటంటే వాటిని అత్యంత అనుకూలమైన ప్రదేశం నుండి మరియు వాటిని పంపడము కోసం సమయం కోల్పోకుండా చర్యలోకి రాగల వస్తువులను ముందుగా ఏర్పాటు చేసుకోండి కొన్ని కర్మాగారాల్లో ఇది అమలు చేయబడినందున ఇది ప్రాచుర్యం పొందింది కాబట్టి సరుకులు నిల్వయుంచు చోటు అవసరం లేదు భాగాలు సమయానికి వస్తాయి అవసరమైనప్పుడు మరియు అవసరమైనప్పుడు సమయానికి అందజేయు చేయబడతాయి ముందు కాదు తర్వాత కాదు కాబట్టి ఇది ప్రాథమిక చర్య యొక్క వ్యక్తీకరణలలో ఒకటి కాబట్టి ఇది దీనిలోని 10వ సంఖ్య ఈ సంఖ్య 10వ సూత్రం అని సూచిస్తుంది పేటెంట్లలో ఆల్ట్షుల్లర్ ఆలోచించిన 40 సూత్రాలు ఉన్నాయి అతను 76 ప్రామాణిక పరిష్కారాలను కూడా సృష్టించాడు కానీ 40తో పని చేయడం సులభం ఊహించటం సులభం 76 గురించి ఆలోచించడానికి మీకు కొంచెం శిక్షణ అవసరం మీరు దాన్ని ఎలా వర్తింపజేస్తారు మరియు మీరు దాన్ని కలిగి ఉంటే 76 ప్రామాణిక పరిష్కారాలు మీకు సహాయపడతాయి ఈ కోర్సులో మనము దీని గురించి మరింత లోతుగా వెళ్ళడం లేదు నేను మీకు మరో రెండు ఉదాహరణలు ఇవ్వబోతున్నాను మరియు దాని యొక్క పరిష్కార భాగానికి మనము వెళ్తాము కాబట్టి ఇక్కడ తదుపరి సూత్రం ముందే పరిపుష్టి చేయడం ఉదాహరణ బ్యాకప్ పారాచూట్ కాబట్టి మీరు ఒక వస్తువు యొక్క తక్కువ విశ్వసనీయతకు భర్తీ చేయడానికి మీకు ఏదైనా అవసరం అప్పుడు మీరు దీన్ని చేస్తారు కాబట్టి ఇది నాకు ఇష్టమైనది ఈసూత్రం నా యొక్క అభిమాన సూత్రాలలో ఒకటి సూత్రం సంఖ్య 13 మరొక బాహ్య మార్గం మరియు ఇక్కడ మనము ఒక సమస్యను పరిష్కరించడానికి వ్యతిరేకం కాబట్టి మీరు లోపలి భాగాన్ని చల్లబరచడం కంటే ఇరుక్కున్న భాగాన్ని కలిగి ఉంటే బయటి భాగాన్ని విప్పుటకు మనము పోగు చేస్తాము కాబట్టి ఇది వేరే మార్గం కదిలే భాగాలను స్థిరంగా మరియు స్థిరమైన భాగాన్ని కదిలించేలా చేయడానికి ట్రెడ్మిల్ ఒక అద్భుతమైన ఉదాహరణ కాబట్టి మార్గం కదులుతున్నప్పుడు జాగర్ స్థానంలో ఉంది సాధారణంగా జాగర్ కదులుతుంది మరియు మార్గం స్థిరంగా ఉంటుంది ట్రెడ్మిల్లో ఇది వ్యతిరేకం కాబట్టి దీన్ని చేయడానికి ఇవి చాలా మార్గాలు కాబట్టి ఒక సూత్రం 'మరొక బాహ్య మార్గం' అనేది సూత్రం యొక్క పేరు ఇప్పుడు వారు సంఘర్షణను గుర్తించారు నేను చుట్టూ ఉన్న చర్యలను మార్చగలనా స్థిరంగా కదులుతున్నదాన్ని నేను మార్చగలనా మరియు మరొకదాన్ని చుట్టూ తిప్పగలనా కాబట్టి ఇవి మీరు ఆలోచనలను రూపొందించడానికి అడుగుతున్న ప్రశ్నలు సరే కాబట్టి మనము చివరిసారి చూసిన కొన్ని ఉదాహరణలను చూద్దాం నేను మీకు ప్రతిపాదించిన నా మొదటి సమస్య ఇది మీరు దీని గురించి ఆలోచిస్తూ ఉండాలని నేను చెప్పాను మీరు గుర్తుంచుకుంటే నేను ఇక్కడే సమస్యను పునరుద్ఘాటిస్తాను మనము చూస్తున్నాము ఈ పరధ్యానంలో ఉన్న పిల్లవాడు అంటే అతను వారిలో ఒకడు మాత్రమే కాదు వారిలో చాలా మంది ఉన్నారు కాని ఈ వ్యక్తి స్పష్టంగా పరధ్యానంలో ఉన్నాడు అతను వేరొకదాన్ని చూస్తున్నాడు మరియు అతను గురువు ఏమి చెప్తున్నాడనే దానిపై శ్రద్ధ చూపడం లేదు కాని తరగతి వివిధ అభ్యాస రేట్లు ఉన్న వ్యక్తులతో నిండి ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాబట్టి నేను మీకు ఎదురైన సమస్య ఇది కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా 5 ఎందుకు మరియు ఆసక్తి యొక్క సంఘర్షణను ఉపయోగించి విశ్లేషించడం మీకు ఒకసారి అది పరిష్కరించబడిన దశలోకి మారవచ్చు కాబట్టి నేను మీకు సహాయం చేయబోతున్నాను నేను ఇక్కడ కొన్ని సమాధానాలు ఇవ్వబోతున్నాను బ్లాక్ బోర్డ్ వద్దకు వెళ్దాం కాబట్టి గురువు బోధిస్తున్నాడు మరియు ఈ వ్యక్తి శ్రద్ధ చూపడం లేదు కాబట్టి అతను ఎందుకు పరధ్యానంలో ఉన్నాడో చెప్పండి కాబట్టి అతను ఎందుకు పరధ్యానంలో ఉన్నాడు గురువు అప్పటికే ముందుకు వెళ్ళిపోయాడని అతను నెమ్మదిగా నేర్చుకుంటున్నాడు గురువు ఏమి చెప్తున్నాడో దానితో అతను వేగవంతం చేయలేడు కాబట్టి కారణం ఆమె చాలా వేగంగా బోధిస్తోంది మన చిత్రంలోని గురువు చాలా వేగంగా బోధిస్తున్నారు మనకు చాలా వేగంగా బోధించే ఉపాధ్యాయురాలు ఉన్నారు ఆమె ఎందుకు వేగంగా బోధిస్తోంది మన చిత్రంలోని గురువు ఎందుకు చాలా వేగంగా బోధిస్తున్నారు సరే ఆమె పూర్తి చేయడానికి చాలా సిలబస్ పూర్తి చేయడానికి సిలబస్ చాలా ఉన్నాయి కాబట్టి సిలబస్లో ఎక్కువ భాగం ఇప్పటికీ మిగిలి ఉందని మరియు ఆమె పూర్తి చేయలేకపోతున్నారని అందుకే ఆమె వేగంగా వెళుతున్నదని మరియు పిల్లవాడిని పట్టించుకోక పోవడం వలన పిల్లవాడు పరధ్యానంలో ఉన్నాడు ఆమె పూర్తి చేయడానికి చాలా సిలబస్ ఎందుకు కలిగి ఉంది అంటే ఆమెకు ప్రభుత్వ ఉపాధ్యాయుల సామర్థ్య పరీక్ష చూసి కేటాయించారు కాబట్టి ఆమె ప్రభుత్వ సిలబస్ను అనుసరిస్తోందని చెప్పండి కనుక ఇది పరిష్కరించబడింది కాబట్టి మీరు ప్రభుత్వానికి పని చేయకపోతే మరియు మీరు ఒక వైవిధ్యాన్ని చూపించగలిగే స్థలానికి మనము చేరుకున్నాము మీరు సరళత కోసమే ఈ స్థాయిని చూడాలి నేను వేగంగా బోధించే ఉపాధ్యాయుడుకు వ్యతిరేకంగా పరధ్యానంలో ఉన్న ఈ స్థాయిని చూడబోతున్నాను మరియు ఉపాధ్యాయుడు ఎందుకు చాలా బోధిస్తాడు వేగంగా ఇది పూర్తి చేయడానికి చాలా విషయాలు నేను చాలా సిలబస్లు చెబుతున్నాను కాని సిలబస్లో పూర్తి చేయడానికి చాలా భాగం ఉంది కాబట్టి రేఖా చిత్రం పరంగా మనం మరోసారి చూస్తే మీకు గుర్తుందా 5 ఎందుకు అనే సందేహాల వివరాల విశ్లేషణను రేఖా చిత్రం చేయడానికి మనకు క్రితము చేసిన నా వివరాలు ఉన్నాయి కాబట్టి మనము పిల్లల పనితీరును ఎలా అనుసరిస్తాము దీనిని ఆకలింపు చేసుకోవడం అభ్యాస జ్ఞాపకం అని పిలుద్దాం కాబట్టి పిల్లవాడు వాస్తవానికి ఎంత నిలుపుకుంటాడు కాబట్టి అధిక స్థితి మరియు అల్ప స్థితి కాబట్టి అధిక స్థితి అధిక అభ్యాస జ్ఞాపకంను సూచిస్తుంది కాబట్టి పిల్లవాడు ఈ ప్రారంభ తరగతిలో ఉపాధ్యాయుడు ఏమి చెప్తున్నాడో దానిలో చాలా సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకోగలిగితే వచ్చే స్థితి లేదా ఒక పిల్లవాడు ఉపాధ్యాయుడి తరగతి వేగంతో కలుసుకోలేకపోతున్నాడు ఏమి జరుగుతోంది అని మనము చెబుతాము మరియు మన వద్ద ఉన్న వేరియబుల్ బోధన వేగం బోధన వేగం క్షమించండి ఇది పేస్ కాబట్టి ఇప్పుడు మనము ఈ రేఖా చిత్రాలు చూస్తే మనకు అధిక అభ్యాస జ్ఞాపకం స్మ్రుతి ఉంది మరియు మనం ట్రాక్ చేస్తున్నది బోధన యొక్క వేగం కాబట్టి మనకు తక్కువ బోధనవేగం ఉంది అంటే ఆమె చాలా నెమ్మదిగా భొదిస్తొంది నెమ్మదిగా చెప్పండి మరియు ఆమె చాలా వేగంగా భొదిస్తొంది కాబట్టి ఉపాధ్యాయుడి దృక్కోణం నుండి ఉపాధ్యాయుడు కలిగి ఉన్న అస్థిరమైన అంశం ఇది విధ్యార్దిని ఆసక్తిగా ఉంచడానికి మరియు ప్రేరేపించటానికి మరియు అతని లేదా ఆమె శ్రద్ధను నిలబెట్టుకోవటానికి ఆమె మారే ఒక విషయం మన విషయంలో ఆ విధ్యార్ది అబ్బాయి శ్రద్ధను నిలబెట్టుకుంటాము తద్వారా అది మనము అనుసరిస్తున్న మన అస్థిరమైన అంశం మనము దానిని అనుసరించాలి మీరు చివరి తరగతి నుండి గుర్తుంచుకుంటే విషయాలు సరళంగా ఉంచడానికి మనకు ఇలాంటి రేఖా చిత్రాలు సరళ రేఖను కలిగి ఉన్నాయి నేను వేగంగా వెళితే నేను గురువుని మరియు నేను చాలా వేగంగా వెళితే నేను అర్థం కావించడంని కోల్పోతాను ఈ పిల్లవాడు బహుశా చాలా మొత్తాన్ని నిలుపుకోలేడు మరియు అందువల్ల అతను పరధ్యానంలో ఉన్నాడు నేను నెమ్మదిగా వెళ్లాలని ఎంచుకుంటే నాకు అర్థం కావించడం సులభం అవుతుంది అయితే నేను కోల్పోతున్నది ఇక్కడ ఉంది నేను గురువు అయితే నా సిలబస్ను పూర్తి చేయలేను కాబట్టి నేను వేగంగా వెళ్ళగలనా లేదా నేను నెమ్మదిగా వెళ్ళగలనా అని ఉపాధ్యాయుడు నియంత్రించగలిగేది ఇదే మనం చాలా నెమ్మదిగా వెళితే మనం కోల్పోయే పారామీటర్ ఏమిటి సిలబస్ యొక్క పరిధి సిలబస్ కవరేజ్ యొక్క పరిధని చెప్పండి కాబట్టి సిలబస్ యొక్క పరిధి మనం కోల్పోయేది కాబట్టి మనం బోధనలో నెమ్మదిగా వెళితే సిలబస్ యొక్క పరిధిని మనం కోల్పోతాము ఇది బయటపడకుండా ఉంటుంది మనము వేగంగా వెళితే సిలబస్ పూర్తి చేయబడుతుంది కానీ నా విద్యార్థి అయిన నా ప్రాధమిక ఉపయొగదారును నేను కోల్పోతాను ఇప్పుడు నేను ఈ విధంగా సమర్పించాను అది సంఘర్షణలాగా అనిపించింది కాబట్టి ఆసక్తి సంఘర్షణను గుర్తుంచుకోండి ఇప్పుడు ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి మధ్య వివాదం ఉంది అందువల్ల మనము ఈ x మరియు y నుండి చూస్తున్నాము కాబట్టి ఇప్పుడు మనము సంఘర్షణను పరిశీలిస్తాము కాబట్టి ఇక్కడ గురువు మరియు సిలబస్ ఉన్నారు దానిని ఆ విధంగా ఉంచండి మరియు బాగాలేని చేతివ్రాత గురించి క్షమించండి ఇక్కడ నేను ఒక చిన్న పెట్టెను గీసాను మరియు అది సమస్య ఇక్కడ మన దగ్గర నేను ఏమి మార్చగలను అది బోధించే వేగం కనుక ఇది బోధన వేగం నేను వేగంగా బోధించడానికి ఎంచుకోవచ్చు నేను చాలా వేగంగా లేదా వేగంగా బోధించడానికి ఎంచుకోగలను మరియు నెమ్మదిగా బోధించడానికి ఎంచుకోవచ్చు కాబట్టి ఈ రెండు భాగాలు కాబట్టి నెమ్మదిగా మరియు వేగంగా మాట్లాడటం మరియు నెమ్మదిగా మరియు వేగంగా బోధించడం వలన ఏమి జరుగుతుంది నేను చివరిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి నేను వేగంగా బోధించినప్పుడు విద్యార్థులకు అర్థం కావించడం లేదు కాబట్టి విద్యార్థులకు అర్థం కావడం తక్కువ నేను దానిని సంక్షిప్తీకరిస్తాను అర్థం కావించడం తక్కువ అవుతుంది అందువల్ల నేను క్రిందికి బాణం ఉంచాను తద్వారా ఇది నెమ్మదిగా ఉందని నేను సూచిస్తున్నాను అయితే నేను చాలా వేగంగా వెళ్ళడం ద్వారా సిలబస్ను పూర్తి చేస్తాను నేను నిజంగా నిర్వహణ దృష్టిలో మంచి పని చేసాను నేను నిజానికి దాన్ని సమయానికి పూర్తి చేసాను అవును విద్యార్థి కోసం నేను నెమ్మదిగా బోధిస్తే విద్యార్థి నన్ను నిజంగా ప్రేమిస్తాడు ఎందుకంటే నేను అతని అభ్యాస వేగంతో సరిపోతున్నాను కాబట్టి విద్యార్థికి అర్థం కావడం ఖచ్చితంగా జరుగుతుంది ఇది చాలా ఎక్కువ మరియు నేను కోల్పోతున్నది నేను తీసుకున్న సిలబస్ పూర్తి చేయలేను అందువల్ల నేను పూర్తి చేయని చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి రూపకల్పన ఆలోచనాపరులుగా మనకు సాధారణంగా అవసరం ఈ రెండు ఇది పూర్తి సిలబస్ బోధన మరియు విద్యార్థులకు అర్థం కావడం ఖచ్చితంగా జరుగుతుంది అర్థం కావడం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది నేను ఆశించిన ఫలితం కాబట్టి నేను దీన్ని సరైన మార్గంలో చేస్తాను ఈ విధంగా నేను ఇక్కడ నా నల్లబల్లపై వ్రాస్తున్నాను కాబట్టి ఉపాధ్యాయ విద్యార్థి సమస్య విశ్లేషణకు సంబంధించి ఇది జరుగుతోంది కాబట్టి ఇది విద్యార్థి మరియు ఉపాధ్యాయుల మధ్య ఆసక్తి యొక్క వివాదం ఇప్పుడు నేను ఈ సమస్యను ఎలా పరిష్కరించగలను నేను నా సిలబస్ను పూర్తి చేయగలిగేలా వేగంగా ఉండాలనుకుంటున్నాను కాని నేను నెమ్మదిగా బోధించాలి తద్వారా విద్యార్థి జ్ఞానాన్ని నిలుపుకుంటాడు మరియు మీకు నేను చెప్పిన సూత్రాలలో ఒకటి గుర్తుండే వుంటుంది నేను ఇతర మార్గాల్లో వెళుతున్నాను మీరు ఎదురుగా వేరే మార్గం లో ఏమి చేయవచ్చనే దాని గురించి ఆలోచించడానికి నేను మీకు కొంత సమయం ఇస్తాను వాస్తవానికి మీరు మీ స్వంత ఆలోచనలతో బయటకు రావచ్చు కాని నేను ఇక్కడ మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను మనము కొద్ది నిమిషాల క్రితం నేర్చుకున్నదాన్ని ఉపయోగిస్తున్నాము నా విద్యార్థిని జ్ఞానాన్ని నిలబెట్టడానికి నేను ఎలా సహాయపడతాను మరియు నా గురువు వేగవంతమైన రేటుతో బోధించడానికి లేదా ఆమె సిలబస్ను పూర్తి చేయడానికి నేర్పడానికి నేను ఎలా సహాయం చేస్తాను కాబట్టి ఇది మనకు ఉన్న ఆసక్తి సంఘర్షణ మరియు మీరు దీన్ని ఎలా పరిష్కరించగలరో చూడటానికి ఇతర మార్గం వృత్త ఆలోచనను వర్తింపజేయమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ ఒక క్షణం మీకు కావాలంటే వీడియోను ఆపు చేయవచ్చు ఏదైనా ఆలోచనలు ఉన్నాయా కాబట్టి సాధారణంగా నా విద్యార్థుల నుండి నేను వినే సర్వసాధారణమైన ఆలోచన ఏమిటంటే విద్యార్థిని ఉపాధ్యాయునిగా చేద్దాం మరియు ఉపాధ్యాయుడు పాత్రను తిరగరాస్తాడు కాబట్టి ఆమె సిలబస్ యొక్క భాగాన్ని విడదీసి విద్యార్థులకు ఇస్తుంది ఇది కొన్ని విషయాలలో ఒక సాధారణ పద్ధతి కొంతమంది ధైర్యవంతులైన ఉపాధ్యాయులు దీన్ని చేస్తారు మరియు మీరు అభ్యసించి మీరు నేర్చుకున్న వాటిని నాకు చెప్పండి మరియు మీరు తరగతిలో మిగిలిన విద్యార్థులకు దాన్ని ప్రదర్శించి బోధించవలసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా పాత్ర మార్పిడి ఉంది మరియు వాస్తవానికి విద్యార్థులు చాలా ఎక్కువ అర్థం కావించుకుంటారు అప్పుడు గురువు బహుశా ఊహించినది మరియు మీరు ఈ వ్యక్తి ఈ పనిని చేయగలరని మరియు ఆ వ్యక్తి ఆ పనిని చేయగలరని మీరు ఎంపిక చేసుకోవచ్చు నిజానికి అలా చేయండి కాబట్టి ఇది ఆలోచనా మార్పిడి వాస్తవానికి అనేక ఇతర ఆలోచనలు ఉన్నాయి ఉదాహరణకు కనీస సన్నాహకము లేదా ముందస్తు చర్య మీరు ముందుగానే సిద్ధం చేయమని అడగవచ్చు మరియు అంది ఉన్న వారి సందేహాలను తొలగించడానికి ఇక్కడ చూసినట్లుగా రమ్మని చెప్పవచ్చు లేదా మీరు వీడియో రికార్డింగ్ చేయవచ్చు మరియు మీరు వాటిని ప్రముఖ ప్లాట్ఫామ్లలో చూపినట్లుగా ఇంట్లో చూడవచ్చు ఇలా కూడా మీరు ముందు వెనుకకు చేయవచ్చు మరియు కొన్ని నిమిషాల క్రితం నేను మాట్లాడినదాన్ని చూడవచ్చు ఇది కూడా మార్పిడి యొక్క ఉదాహరణ మీరు నా తరగతికి రావడం మరియు నేను నేర్పించాల్సిన వేగంతో నా మాట వినడం కంటే నేను మీ ఇంటికి ఒక మాధ్యమం ద్వారా వస్తాను కాబట్టి ఇది మార్పిడి కూడా కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక మార్గాలు నేను మాట్లాడిన ఈ పద్ధతులను ఎలా వర్తింపజేయాలనే దాని గురించి మీరు ఆలోచించటానికి ఇది ప్రేరేపించడం జరిగింది ఈ విమానం ల్యాండింగ్ యొక్క విశ్లేషణను మీరు అదే విధంగా చేయగలరు కాబట్టి టైర్ మరియు రన్వే మధ్య వివాదం నిజంగా ఉంది మరియు మీరు చూడగలిగే పొగ చాలా ఉంది మరియు దీనికి కారణం టైర్ రాపిడి ఉంది టైర్ వాస్తవానికి ఉపరితలంపైకి వస్తుంది ఆ క్షణం మరియు మీరు సమస్య ఏమిటో కనుగొన్న తర్వాత రివర్స్ వర్తింపజేయడం ద్వారా దీన్ని పరిష్కరించవచ్చు సమస్య ఏమిటంటే అది నిర్దిష్ట సమయంలో చాలా వేగంగా ఉంటుంది అది సంఘర్షణ చక్రాలు నెమ్మదిగా ఉండాలని మీరు కోరుకుంటారు తద్వారా ఇది టైర్లకు రాపిడి ఇవ్వదు మరియు ఇది వేగంగా ఉండాలి తద్వారా ఈ అంతరిక్ష నౌకతో సహా ఈ సాంప్రదాయిక విమానాలు చాలా నెమ్మదిగా వెళితే ఏరోడైనమిక్స్ స్టాల్స్ ఉన్నాయని మీకు తెలుసు కాబట్టి అది క్రిందికి దిగడానికి మీరు వేగంగా ఉండాలి కాబట్టి దిగవచ్చు మీ వేగం తక్కువగా ఉండాలి తద్వారా టైర్ రాపిడి తక్కువ చేయవచ్చు మరియు అది రాపిడి తగ్గించే మార్గం మీరు దానిని తక్కువ చేయవచ్చు నా విద్యార్ధులలో కొందరు అన్నారు ఓహ్ నేను విమానం వలె అదే వేగంతో కన్వేయర్ బెల్ట్ తయారు చేస్తాను నేను ఇప్పటికే ఉన్న టైర్లను రన్వేలు ఉన్న ప్రదేశంలో పరుస్తాను లేదా రన్వే ఉన్న ప్రదేశాన్ని రబ్బర్ తో చేస్తాను ఒక సారి నేను ఈ పరిష్కారానికి చదివిన మరొక మార్గం పరిష్కారవృత్తము విమానం వలె అదే వేగంతో క్రింద పరచిన టైర్లను తిప్పడం కాబట్టి భూమి మరియు చక్రాల మధ్య సాపేక్ష వేగం సున్నా అవుతుంది కనుక ఇది ల్యాండింగ్ స్థిరంగా ఉంచుతుంది కనుక ఇది వాస్తవానికి 0 నుండి 200 కిలోమీటర్ల వరకు లేదా అది ఏ వేగంతో వెళుతుందో ఆ క్షణంలో ప్రారంభం కాదు అయితే ఇది ఇప్పటికే వేగంతో తిరుగుతూ ఉంది కాబట్టి టైర్ రాపిడి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మరొక మార్గం అయిన వృత్త సూత్రం నుండి ఒక పరిష్కారం మనము చివరిసారిగా చూసిన మూడవ సమస్య మీరు ఇలాంటి విశ్లేషణ చేయవచ్చు మీరు దానిని వేడి ప్రదేశానికి తీసుకువెళ్ళినప్పుడు చాక్లెట్లు కరుగుతున్నాయి మరియు అది ప్రధాన సమస్య కాబట్టి ఎవరో ఒకరు దాన్ని తెరుస్తున్నారు మరియు మీరు దానిని వేడి ప్రదేశాలలో రవాణా చేయాలనుకుంటున్నారు మీకు చాక్లెట్ల ఉపయొగదారు దగ్గర గట్టిగా ఉండాలి కాబట్టి సంఘర్షణ పర్యావరణం మరియు చాక్లెట్ మధ్య ఉంటుంది కాబట్టి ఇతర మార్గం అయిన వృత్త పరిష్కార సిద్ధంతాన్ని ఇక్కడ అన్వయించవచ్చు మరియు వాతావరణాన్ని వేడి కాకుండా నేను ఎయిర్ కండిషనింగ్ ఏమి చేయగలను దీన్ని చేయడానికి తక్కువ ఖర్చు మార్గాల గురించి మీరు ఆలోచించగలరా చాక్లెట్ చాలా తక్కువ ఉష్ణోగ్రతలకు రవాణా చేయబడటానికి ముందే మనము దానిని చల్లబరుస్తాము మరియు దాని చుట్టూ ఉన్న శూన్యతతో రవాణా చేయవచ్చు మీరు బహుశా గాలిని బయటకు తీసి రవాణా చేయవచ్చు కాబట్టి దాని చల్లటి షిప్పింగ్ ద్వారా చల్లటి వాతావరణాన్ని అందిచండి మరియు చివరికి మీకు చల్లగా వున్న చాక్లెట్లు లభిస్తాయి కాబట్టి మీరు వేడెక్కడానికి అనుమతించకుండా ఇతర మార్గం చేసారు అది దానిని చల్లబరుస్తుంది కాబట్టి ఇది ముందస్తు చర్య క్షమించండి ఇంతకు ముందు మీరు దీన్ని చేస్తారు మరియు మీరు సమస్యను పరిష్కరిస్తారు దీన్ని పరిష్కరించడానికి చాలా మార్గాలు ఉన్నాయి మీరు కావాలనుకుంటే మనము ఈ ఆలోచనలను హెర్షేకి సమర్పించలేదు దీన్ని ఎలా చేయాలో హెర్షే ఇప్పటికే గుర్తించారు చివరిసారి నేను చెప్పినట్లు ఇది మనము కనుగొన్న బహిరంగ ఆవిష్కరణ సమస్య కాబట్టి మీరు మీ చుట్టూ చూసే మరిన్ని సమస్యలను మీరు తీసుకోవచ్చు బహుళ ఎందుకు వివరాలకు వర్తింపజేయవచ్చు ఆసక్తి సంఘర్షణను వర్తింపజేయండి మరియు ఈ సూత్రాలలో ఒకదాన్ని తీసుకోండి మరియు మీరు తీవ్రమైన సమస్యలను ప్రారంభించడానికి ముందు దానిపై సాధన చేయడానికి ఇది ఎలా పనిచేస్తుందో చూడండి కాబట్టి ప్రస్తుతానికి ఈ మాడ్యూల్ పరిష్కారం అయినది కాబట్టి మీరు బయట ప్రపంచము లోకి వెళ్లాలని మరియు ఈ కోర్సు యొక్క ఈ భాగంలో మనము సూచించిన ఉదాహరణలతో ఈ పద్ధతులను ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను తద్వారా మీరు నిజంగా ఎక్కువ అభ్యాసం పొందవచ్చు ఇది డ్రైవింగ్ ఈత లేదా మీరు నేర్చుకున్న కొత్త నైపుణ్యాలు వంటిది ఇది చాలాసార్లు ప్రయత్నించడం వలన మీరు ఈ పద్ధతులతో పాండిత్యం సాధిస్తారు కాబట్టి మీకు ప్రయోజనము కలగాలని ఈ పద్ధతులను మరల ప్రయత్నిస్తున్నాను మీకు తెలుసు ఇది మీకు ప్రయోజనకరమైనది